ఈ ఉపన్యాసంకు స్వాగతం ఈ ఉపన్యాసం మన చివరి ఉపన్యాసం యొక్క కొనసాగింపు Op Amp డేటా షీట్ వైపు చూస్తూ ఆపై మనం Op Amp యొక్క లక్షణాలను చూస్తున్నాము మరియు ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఏమిటి మరియు ఇన్పుట్ బయాస్ యొక్క ప్రభావాన్ని అవుట్పుట్ కరెంట్ లో ఎలా తొలగించగలమో మనం చూశాము ఈ ఉపన్యాసం లో సరిగ్గా ఇన్పుట్ ఆఫ్సెట్ ఏమిటో చూస్తాము మరియు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ యాంప్లిఫైయర్ పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది ఇప్పుడు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటే ఏమిటి మనం మునుపటి ఉపన్యాసాలలో చూశాము ఫార్ములా కూడా ఇప్పుడు మనకు బాగా తెలుసు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ యొక్క సూత్రం ఏమీ లేదు కానీ | Ib1 Ib2 | ఇన్పుట్ బయాస్ కరెంట్ | Ib1 Ib2 | 2 ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ | Ib1 Ib2 | ఇప్పుడు ఇది యాంప్లిఫైయర్ ఆపరేషన్ను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం కాబట్టి నేను స్లైడ్ చూస్తే నేను ఏమి కనుగొనగలను మనకు ఇప్పటికే తెలిసిన ఇన్పుట్ ఆఫ్సెట్ ప్రస్తుత నిర్వచనాన్ని నేను కనుగొన్నాను సాధారణ 741 కోసం ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ 200 నానో ఆంపియర్ గరిష్టంగా ఉందని నేను చూశాను ఇన్పుట్ టెర్మినల్స్ మధ్య సరిపోలిక Ib1 మరియు Ib2 మధ్య వ్యత్యాసాన్ని మెరుగుపరుస్తుంది ఇన్పుట్ ఆఫ్సెట్ ప్రస్తుత విలువ మరింత తగ్గుతుంది ఇప్పుడు ఒక Op Amp 741 యొక్క ఖచ్చితత్వం కోసం ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఏమీ లేదు కానీ 6 నానో ఆంపియర్లు కాబట్టి ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ ఖచ్చితమైన ఆప్ ఆంప్ కోసం 6 నానో ఆంపియర్లు తప్ప మరొకటి కాదు Op Amp పై ఆఫ్సెట్ కరెంట్ యొక్క ప్రభావం అర్థం చేసుకోవడానికి ఈ ప్రత్యేక చిత్రంలో చూపిన విధంగా విలోమ ఆకృతీకరణను పరిశీలిద్దాం కాబట్టి విలోమ Op Omp లో అక్కడ R1 ఉందని అక్కడ R2 ను మనం కనుగొన్నాము మరియు తరువాత అక్కడ R3 అది R1 కి సమాంతరంగా R2 కు సమానమని మనకు ఇప్పటికే తెలుసు ఇప్పుడు నేను కిర్చోఫ్ కరెంట్ లా ఇక్కడ నోడ్ వద్ద వర్తింపజేస్తే ఇక్కడ I I2 Ib1 సరే కాబట్టి వర్చువల్ గ్రౌండ్ వర్తింపజేస్తే నాకు Vin V Ib ఉంటుంది Ib ఇక్కడకు వెళ్తుంది Ib ఇక్కడ ఉంటుంది ఇక్కడే I1 I2 అవుతుంది కాబట్టి V మైనస్ ఇది ఇక్కడ వోల్టేజ్ కాబట్టి V V Ib x R3 కి సమానంగా ఉంటుంది కిర్చోఫ్ కరెంట్ లా నుండి I1 అనేది Ib R3 R1 తప్ప మరొకటి ఏమీ కాదు అప్పుడు I2 అనేది Ib R3 Vo R2 కాబట్టి నేను ఈ సమీకరణాన్ని మరింత పరిష్కరిస్తే నా దగ్గర ఏమి ఉంటుంది ఇప్పుడు ఒక ఆప్ ఆంప్ యొక్క సాధారణ ఆఫ్సెట్ కరెంట్ 200 నానో ఆంపియర్లు ఆప్ ఆంప్ ఒక మెగా ఓం ఫీడ్బ్యాక్ నిరోధకతను కలిగి ఉంది ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ 0 గా ఉన్నపుడుOp Amp యొక్క అవుట్పుట్ వోల్టేజ్ 200 1 ఇది 200 మిల్లియాంపియర్ ఉత్పత్తి చేస్తుంది ఇంత మార్పు ఉంటుంది కొన్ని 200 మిల్లీవోల్ట్లు అవుట్పుట్ వోల్టేజ్ వద్ద ఉత్పత్తి అవుతుంది మరియు ఈ విలువ చాలా సర్క్యూట్లకు చాలా ఎక్కువ కావచ్చు కాబట్టి ఫీడ్బ్యాక్ నిరోధకతను తక్కువగా ఉంచడం ద్వారా దీన్ని తగ్గించడానికి మార్గం ఉంటుంది దురదృష్టవశాత్తు అధిక ఇన్పుట్ ఇంపెడెన్స్ పొందటానికి R1 ను పెద్దదిగా ఉంచాలి R1 పెద్దదిగా ఉండాలి లేకపోతే మనకు అధిక ఇన్పుట్ ఇంపెడెన్స్ ఉండదు మరియు Op Amp లో చాలా ఎక్కువ ఇన్పుట్ నిరోధకము కలిగి ఉండాలి అని మనకి తెలుసు కాబట్టి మనం అలా చేయలేము ఇప్పుడు ఫీడ్బ్యాక్ నిరోధకము R2 కూడా ఎక్కువగా ఉండాలి లేకపోతే మనకు గెయిన్ సమస్య ఉంటుంది నేను R1 విలువను తగ్గించగలిగితే లేదా R2 విలువను తగ్గించగలిగే ఆలోచన నాకు ఉంది కానీ నేను R2 విలువను తగ్గించలేను మరియు అందుకే నాకు ఈ సమయం వరకు పరిష్కారం ఏదీ లేదు ఇప్పుడు చూద్దాం కాబట్టి ఆఫ్సెట్ కరెంట్ కారణంగా దాని ప్రభావాన్ని నేను భర్తీ చేయాలనుకుంటే ఏమి చేయాలి నేను చేస్తాను మీరు ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇక్కడ చూడవచ్చు ఇది T లాగా కనిపిస్తుంది ఒక T అందుకే చిత్రంలో చూపిన T ఫీడ్బ్యాక్ నెట్వర్క్ మంచి పరిష్కారం అని మేము చెప్తాము మంచి పరిష్కారం ఎలా ఉంటుందో చూద్దాం అయితే ఇది పెద్ద ఫీడ్బ్యాక్ నిరోధకతను అనుమతిస్తుంది చుక్కల్లో చూపిన విధంగా ఇన్పుట్ నెట్వర్క్ ను తక్కువ విలోమం చేయడం అనగా గ్రౌండ్కి నిరోధకతను ఉంచండి ఇప్పుడు ఒక విలువ Rs విలువ కలిగి ఉంటే మరియు నేను Rt విలువను తెలుసుకోవచ్చు కాబట్టి ఈ 2 సమీకరణాల నుండి మనం తెలుసుకోవలసిన విషయాలు ఆఫ్సెట్ కరెంట్ యొక్క ప్రభావాన్ని తొలగించడానికి మనం పరిహార సర్క్యూట్ రూపకల్పన చేయగలము మనం Rt విలువను ఎలా ఎంచుకోవచ్చు మరియు Rs విలువను ఎలా ఎంచుకోవచ్చు ఇప్పుడు విలోమ యాంప్లిఫైయర్ రకం యొక్క ఒక ఉదాహరణ తీసుకుందాం మైనస్ 10 గెయిన్ మరియు 10 మెగా ఓంల ఇన్పుట్ ఇంపెడెన్స్ పొందడానికి 741 ఉపయోగించి చిత్రంలో చూపబడింది Rt Rs మరియు R1 ను కూడా లెక్కించండి ఇదే సమస్య కాబట్టి మనం కనుగొందాం గెయిన్ అనేది RfR1 Rf అనేది గెయిన్ ఇంటూ R1 కీ సమానం Rf అనేది Rf గెయిన్ R1 అని మనం చెప్పగలం ఇప్పుడు ఇన్పుట్ యొక్క ప్రభావo లో మనం అర్థం చేసుకోవలసిన మరొక పాయింట్ చూద్దాం ఇప్పుడు యాంప్లిఫైయర్ ఆపరేషన్లో ఆఫ్సెట్ వోల్టేజ్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ యొక్క ప్రభావాన్ని చూస్తాము కాబట్టి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏమిటి మనకు ఇప్పటికే మరొకటి తెలుసు Op Amp ప్రాక్టికల్ ఆందోళన అనేది ఆఫ్సెట్ కరెంట్ కారణంగా ప్రభావం ఉన్నప్పటికీ వోల్టేజ్ ఆఫ్సెట్ మరియు బయాస్ కరెంట్ భర్తీ చేయబడతాయి Op Amp యొక్క అవుట్పుట్ ఇంకా 0 కాకపోవచ్చు ఇది Op Amp లోపల అనివార్యమైన అసమతుల్యత కారణంగా ఉంది 2 ఇన్పుట్ టెర్మినల్స్ షార్ట్ అయి ఉన్నప్పుడు 0 వోల్ట్ల కాకుండా అవుట్పుట్ వోల్టేజ్ కలిగి ఉన్న ప్రభావం ఉంది కాబట్టి ఇంతకుముందు ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఏమిటో మనం చూశాము ఆ ఆప్ ఆంప్ అవకలన యాంప్లిఫైయర్ అని గుర్తుంచుకుందాం 2 ఇన్పుట్ మధ్య వోల్టేజ్ వ్యత్యాసాన్ని యాంప్లిఫై చేస్తాయి మరియు అవుట్పుట్ ఇన్పుట్ వోల్టేజ్ వ్యత్యాసం సరిగ్గా 0 వోల్ట్లు అయినప్పుడు అవుట్పుట్ 0 అవుతుంది అని ఆశిస్తాము అయినప్పటికీ వాస్తవ ప్రపంచంలో ఇది నిజంగా జరుగుతుంది సూత్రం పరంగా ఆప్ ఆంప్లో కామన్ మోడ్ గెయిన్ 0 ఉంది కానీ అవుట్పుట్ వోల్టేజ్ 0 కాకపోవచ్చు ఒక ఖచ్చితమైన Op Amp అవుట్పుట్ ఖచ్చితంగా 0 వోల్ట్లను కలిగి ఉంటుంది ఇన్పుట్లు ఇక్కడే క్రమబద్ధీకరించబడతాయి రెండు ఇన్పుట్లు క్రమబద్ధీకరించబడతాయి మరియు అవుట్పుట్ 0 వోల్ట్లు ఉండాలి కానీ చాలా ఆప్ ఆంప్స్ వాటి ఫలితాలను స్వయంచాలకంగా ప్రతికూల లేదా సానుకూల సంతృప్త స్థాయికి నడిపిస్తాయి ఉదాహరణకు ఇచ్చిన చిత్రంలో అవుట్పుట్ వోల్టేజ్ విలువ 14 7 వోల్ట్లు వద్ద సంతృప్తమైందని మనం చూస్తాము ఇది ప్లస్ 15 వోల్ట్ల కంటే కొంచెం తక్కువ కాబట్టి దీనికి కారణం ఈ Op Amp లోని ఆఫ్సెట్ అవుట్పుట్ను పూర్తిగా సంతృప్త బిందువు కి డ్రైవ్ చేయడం వల్ల అవుట్పుట్ వద్ద ఉన్న ఆఫ్సెట్ మొత్తాన్ని అంచనా వేయడం చాలా కష్టం ఇప్పుడు ఆఫ్సెట్ వోల్టేజ్ యొక్క ఈ ప్రభావాన్ని భర్తీ చేయడం చాలా ముఖ్యమైన పాయింట్ కాబట్టి ఇవన్నీ మనం చర్చిస్తున్న ముఖ్యమైన అంశాలు ఆఫ్సెట్ వోల్టేజ్ ప్రభావాన్ని మనం భర్తీ చేయడం ముఖ్యo మనం ఇన్పుట్ ప్రభావాన్ని భర్తీ చేస్తాము బయాస్ కరెంట్ ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ యొక్క ప్రభావాన్ని మనం భర్తీ చేస్తాము కాబట్టి టెర్మినల్స్ గ్రౌన్దేడ్ అయినప్పుడు మన అవుట్పుట్ 0 గా ఉండాలి అంటే ఎలా ఉంటుంది మనకు ఆఫ్సెట్ ఉంది మన ఆఫ్సెట్ పరిపూర్ణంగా ఉంటే మన అవుట్పుట్ వోల్టేజ్ 0 ఉంటుంది ఇది శూన్యంగా ఉండాలి కాబట్టి ఈ పారామితులను అర్థం చేసుకోండి మరియు లక్షణాలని అర్థం చేసుకోవడం ద్వారా మనము యాంప్లిఫైయర్ ను వీటికి అనుగుణంగా రూపకల్పన చేయడానికి సహాయపడుతుంది ఇప్పుడు మీరు స్లైడ్కు తిరిగి వెళితే ఆఫ్సెట్ ప్రభావాన్ని ఎలా భర్తీ చేయవచ్చో మనం చూస్తాము ఆఫ్సెట్ వోల్టేజ్ ప్రభావం భర్తీ చేయడానికి ఒక మార్గం ఇన్పుట్లు ఒకదానితో సిరీస్లోచిన్న వోల్టేజ్ను వర్తింపజేయడం ద్వారా అవుట్పుట్ వోల్టేజ్ 0 కావాలని బలవంతం చేస్తాం ఇది ఆఫ్సెట్ యొక్క ఒక మార్గం వోల్టేజ్ అంటే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ కోసం ఆప్ ఆంప్ డిఫరెన్షియల్ లాభాలు అధికంగా ఉంటాయి చిత్రంలో చూడండి ఇన్పుట్లు షార్ట్ అయినప్పుడు ఆఫ్సెట్ వోల్టేజ్ అవుట్పుట్పై ఎక్కువ ప్రభావం చూపలేదు అవకలన గెయిన్ చాలా ఎక్కువగా ఉన్నందున ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్వలన అవుట్పుట్ ప్రభావితం కాదు అవి సాధారణంగా ప్యాకేజ్ చేయబడిన ఆప్ ఆంప్ లో ఆఫ్సెట్ను తగ్గించడానికి తయారీదారు ఇచ్చిన సదుపాయాలు లో ఆఫ్సెట్ను కత్తిరించడానికి తయారీదారు చేసిన నిబంధనలు ప్యాకేజీలో 2 అదనపు టెర్మినల్స్ రిజర్వు చేయబడతాయి బాహ్య ట్రిమ్ పొటెన్టోమీటర్ను కనెక్ట్ చేయడం ద్వారా ఈ కనెక్షన్ పాయింట్లు ఆఫ్సెట్ శూన్యంగా లేబుల్ చేయబడతాయి కాబట్టి మీరు ఐసిని చూసినట్లయితే టెర్మినల్ 1 మరియు 5 ఆఫ్సెట్ శూన్యంగా ఉపయోగించబడతాయి ఎందుకంటే ఆప్ ఆంప్ 741 సింగిల్ 8 పిన్ డిఐపి ప్యాకేజీ పై టెర్మినల్ 1 మరియు 5 ఆఫ్సెట్ శూన్యానికి ఉపయోగించబడుతుంది కాబట్టి మనం 1 మరియు 5 మధ్య పొటెన్షియోమీటర్ను కనెక్ట్ చేస్తాము మరియు వోల్టేజ్ను ట్రిమ్ చేస్తాము మన అవుట్పుట్ వోల్టేజ్ 0 గా ఉంటుంది కాబట్టి ఒక ఉదాహరణ చూద్దాం కాబట్టి మనం మొదట ఉదాహరణగా చూస్తున్న Op Amp లక్షణం ఈ చిత్రంలో చూపిన విలోమం కానీ యాంప్లిఫైయర్ కోసం R1 1 కిలో ఓం Rf 10 కిలో ఓం Ib లో Vos కారణంగా గరిష్ట అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ను లెక్కించండి Op Amp l m 307 ఇక్కడ Vos 10 మిల్లీవోల్ట్లు మరియు Ib 300 నానో ఆంపియర్ Io 50 నానో ఆంపియర్ కాబట్టి మొదటిది విషయం ఏమిటంటే మనం గరిష్ట ఆఫ్సెట్ వోల్టేజ్ను లెక్కించాలి కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ VoT 110 5 మిల్లీవోల్ట్లు చూడండి సమయం 1424 మీరు చూడవచ్చు ఈ ఉదాహరణ నుండి ఇది ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఇన్పుట్ బయాస్ కరెంట్ Ibతో పోలిస్తే ఆఫ్సెట్ వోల్టేజ్ను ఉత్పత్తి చేయడానికి ఎక్కువ బాధ్యత వహిస్తుంది కాబట్టి అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ను ఉత్పత్తి చేయడానికి ఇది కారణం అవుతుంది ఈ ఉదాహరణ నుండి ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఏమిటి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏమిటి మరియు అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే ఏమిటో చూసాం ఇది ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అని మనం చూశాము ఇది ఇన్పుట్ బయాస్ కరెంట్ కంటే అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ ఉత్పత్తికి ఎక్కువ బాధ్యత వహిస్తుంది కాబట్టి మీరు ఒక సమస్యను చూసినప్పుడు మీరు దానిని అర్థం చేసుకున్నారు ఈ సమస్య యొక్క పాత్ర ఏమిటి మరియు మీరు ఎలా చేయవచ్చు మనం రూపకల్పన చేస్తున్న తుది ఫలితం యొక్క ఫలితానికి కారణమయ్యే పారామితులు మీరు ఎలా చేయవచ్చు ఈ సందర్భంలో మనం కోరుకున్నది ఏమిటంటే మనం అవుట్పుట్ 0 వద్ద ఉండాలి ఇన్పుట్ టెర్మినల్ రెండింటినీ గ్రౌండ్ చేస్తే అది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలనుకునే ఒక విషయం ఇప్పుడు మీరు తదుపరి ఉపన్యాసంలో Op Amp మరికొన్ని లక్షనాలను చూస్తారు ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ యొక్క పాత్ర ఏమిటో ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ను మనం ఎలా భర్తీ చేయవచ్చు మరియు ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ను ఎలా భర్తీ చేయవచ్చుఇవి మనం చూశాము తదుపరి మాడ్యూల్ ఈ ప్రత్యేక ఉపన్యాసం యొక్క చివరి మాడ్యూల్ మనం OP AMP యొక్క డేటా షీట్లో ఇప్పటికే ఉన్న మరికొన్ని లక్షణాలను చూస్తాము అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి నేను మిమ్మల్ని తదుపరి మాడ్యూల్ లో చూస్తాను